అసైన్మెంట్స్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ ఇప్పుడు మీరు హ్యాష్ టేబుల్ ప్రశ్నకు పరిష్కారాన్ని చూడబోతున్నారు ఈ ప్రశ్నను మరోసారి చూద్దాం అది ఏమి చెబుతోంది హ్యాష్ టేబుల్ అనేది డేటా స్ట్రక్చర్ ఇది ఇచ్చిన విలువల సెట్కు కీల సెట్ను మ్యాప్ చేస్తుంది ఇండెక్స్ను బకెట్లు లేదా స్లాట్ల అర్రే లోకి గణించడానికి హ్యాష్ ఫంక్షన్ను ఉపయోగిస్తాం దాని నుండి సరైన విలువను కనుగొనవచ్చు లేదా సరైన విలువను ఇన్సర్ట్ చేయవచ్చు హ్యాష్ ఫంక్షన్ ప్రతి కీని ఒక ప్రత్యేకమైన బకెట్ లేదా స్లాట్కి కేటాయిస్తుంది సాధనలో ఒకే బకెట్కి హ్యాష్ చేసే 1 కంటే ఎక్కువ కీలు ఉన్నాయి అటువంటి అసైన్మెంట్ కొలిషన్కు దారితీసేలా సెట్ చేయబడింది ఈ అసైన్మెంట్లో మీరు అర్రేలు మరియు లింక్డ్ లిస్ట్ లను ఉపయోగించి హ్యాష్ టేబుల్ ను అమలు చేయాలి అల్గోరిథం వివరించిన లక్షణాలకు అనుగుణంగా ఉండాలి మీరు 10 ప్రతికూల పూర్ణాంకాల సమితిని ఇన్పుట్గా తీసుకోవాలి ఈ హ్యాష్ ఫంక్షన్ని ఉపయోగించి వాటిని హ్యాష్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ h అనునది x10కి సమానం ఆపై h కోసం అదే విలువను అందించే ఇన్పుట్ విలువలు ఉండాలి సరిగ్గా అమర్చబడి ఉంటే అర్రే నుండి తగిన బకెట్కు సూచిక ఒకే బకెట్కు హ్యాష్ చేసే అన్ని విలువలను తీసుకోగల లిస్ట్ ను సూచించాలి ప్రాథమికంగా మీకు కావలసినది ఏమిటంటే మీకు లిస్ట్ యొక్క అర్రే అవసరం అర్రే లో ని ప్రతి మూలకం బకెట్కు పాయింటర్గా ఉంటుంది ఉదాహరణకు h అనునది 4కి తిరిగి ఇచ్చినప్పుడు ఇన్పుట్ విలువ మీ హ్యాష్ టేబుల్ A4 నుండి ప్రారంభమయ్యే లిస్ట్ లోకి వెళ్లాలి కొలిషన్ జరిగినప్పుడు మీ ప్రోగ్రామ్ రిపోర్ట్ చేయాలి మరియు కొలిషన్ సంభవించిన కీ విలువ యొక్క ఇన్పుట్ లిస్ట్ లోని మొదటి ఎలిమెంట్ కోసం ప్రారంభమయ్యే స్థానాన్ని తప్పనిసరిగా పేర్కొనాలి ఇది బకెట్ నంబర్ మరియు బకెట్లోని ఎంట్రీల సంఖ్యను కూడా నివేదించాలి కొలిషన్లు లేకుంటే ప్రోగ్రామ్ ఎటువంటి కొలిషన్ లేదు అని నివేదించాలి మీరు తిరిగి వ్రాయలేని ప్రింట్ కొలిషన్ ఫంక్షన్తో హ్యాష్ టేబుల్ క్లాస్ అందించబడింది మీరు చేయాల్సిందల్లా మీరు ప్రింట్ చేయాలనుకుంటున్న స్ట్రింగ్ని క్లాస్ హ్యాష్ టేబుల్లో లిస్ట్ కొలిషన్ ఫంక్షన్ని ఉపయోగించి ప్రైవేట్ డేటా వేరియబుల్ కొలిషన్లో అందుబాటులో ఉంచాలి దీన్ని ఎలా అమలు చేయవచ్చో చూద్దాం ప్రాథమికంగా కీలపై ఉన్న పరిమితులు అది 0 మరియు 1000 మధ్య విలువ కలిగి ఉండవచ్చు మీరు ఇలాంటి నమూనా 77 23 231 785 900 345 287 16 5 మరియు 24 ఇన్పుట్ను తీసుకుంటే ఏమి అవుతుంది ఉదాహరణకు మీరు ఈ 77ని చూసినప్పుడు మీరు 10 తీసుకున్నప్పుడు అది 7 బకెట్లోకి కొలిషన్ లేని మొదటి ఎలిమెంట్ ఆవుతుంది బోర్డుకి వెళ్లి మీరు సిద్ధంగా ఉన్నారని ప్రతిబింబించేలా ఈ ఉదాహరణను మళ్లీ ఇస్తాను మీరు ఇక్కడ ఏమి కలిగి ఉన్నారు మనకు 77 ఉంది మరియు 77 23 231 785 900 సంఖ్యలను తిరిగి పొందనివ్వండి ఆపై నేను ఈ మొదటి ఉదాహరణ 345కి వెళ్తాను ఇది కీ మీరు ఈ 77 10 ని తీసుకున్నప్పుడు ఇది మీకు 7 విలువను ఇస్తుంది ఈ 23 10 3 విలువను ఇస్తుంది 231 10 1 విలువను ఇస్తుంది మరియు 785 10 5 900 10 అనునది 0 విలువను ఇస్తుంది 345 10 మీకు 5ని ఇస్తుంది ఇప్పుడు నేను దీనితో ఆపేస్తున్నాను ఇప్పుడు ఏమి జరుగుతుంది మీరు ఇప్పుడు ఏమి చూశారు 77 అనునది 7 కి ఇండెక్స్ అవుతుంది 23 అనునది 3 కి ఇండెక్స్ అవుతుంది 231 అనునది 1 కి ఇండెక్స్ అవుతుంది 785 అనునది 5 కి ఇండెక్స్ అవుతుంది 900 అనునది 0 కి 345 అనునది 5 కి ఇండెక్స్ అవుతుంది మీరు ఇప్పుడు ఏమి కలిగి ఉన్నారు మనము అర్రే ని కలిగి ఉన్నాము మొదట మనము అర్రే ని నిర్వచించాలి ఇప్పుడు ఈ అర్రే లో మనకు ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి అర్రే లో మనకు 10 ఎలిమెంట్లు ఉన్నాయి అనగా 0 1 2 3 4 5 6 7 8 9 మనము దీనిని బకెట్ అని పిలుస్తాము ఈ అర్రే యొక్క ప్రతి సూచికను బకెట్ అంటారు ఎందుకంటే ఇది వాస్తవానికి ఒకటి కంటే ఎక్కువ విలువలను కలిగి ఉంటుంది ఇప్పుడు మనం ఏమి చేయబోతున్నాం ఈ హ్యాష్ టేబుల్లో ఈ కీ ను స్టోర్ చేయడం వల్ల ఇది హ్యాష్ టేబుల్ అని మనము చెప్పాము ఇప్పుడు సమస్య ఏమిటంటే హ్యాష్ పట్టికలో మనకు 10 ఎంట్రీలు మాత్రమే ఉన్నాయి స్పష్టంగా మీరు ఒక సంఖ్య సెట్గా 0 నుండి 9 9 9 గురించి మాట్లాడుతున్నందున మీరు 10 కంటే ఎక్కువ విలువలను కలిగి ఉండవచ్చు మరియు అందువల్ల అనేక సంఖ్యలు ఒకే బకెట్కు హ్యాష్ అవుతాయి కొలిషన్ యొక్క అర్థం ఈ పరిష్కారం ద్వారా తెలియజేడమైనది ఇప్పుడు మనం 77ని ఎక్కడ ఉంచుతారో చూద్దాం ఇక్కడ 77ని ఉంచుతాము కాబట్టి మనము ఈ సమయంలో ఒక లిస్ట్ ను సృష్టించి 77ని ఇక్కడ ఉంచాము 23 ఇక్కడ ఉంచిన మూడవ బకెట్లోకి వెళ్తుంది అప్పుడు 231 మొదటి బకెట్లోకి వెళ్తుంది ఇప్పటివరకు కొలిషన్ లేదు 785 ఐదవ బకెట్లోకి వెళుతుంది ఇది ఇక్కడ 785 ఆపై 900 సున్నా బకెట్లోకి వెళ్తుంది ఇక్కడ రిమైండర్ సున్నా అవుతుంది మరియు మనము ఇంకా ఎలాంటి కొలిషన్ని చూడలేదు ఇప్పుడు 345 వస్తుంది మరియు మనకు కొలిషన్ ఉంది కాబట్టి ఇప్పుడు కొలిషన్ ఏమిటి ఇప్పుడు 345 కి ఏమిటి రిమైండర్ 5 కాబట్టి ఐదవ బకెట్లోకి వెళుతుంది మనకు ఇప్పటికే 1 ఎలిమెంట్ ఉంది కాబట్టి మనము దీన్ని లిస్ట్ కు జోడిస్తాము ఇప్పుడు ఇది ఏమిటి బకెట్లోని ప్రతి ఎలిమెంట్ లిస్ట్ అని గమనించండి లిస్ట్ యొక్క ఈ అమలును అర్రే లేదా లింక్ లిస్ట్ ను ఉపయోగించి చేయవచ్చు లిస్ట్ ADTని మీరు అక్కడ ఉపయోగించాలి ఇప్పుడు మీరు ఏమి నివేదించాలి మీరు ఇన్పుట్ లిస్ట్ లోని ఎలిమెంట్ లోని సూచికను నివేదించాలి కాబట్టి ఇన్పుట్ లిస్ట్ మళ్లీ 77 23 231 785 900 మరియు 345 అవుతుంది మీరు ఇక్కడ ఉన్న సంఖ్యలను పరిశీలిస్తే కొలిషన్ సంభవించిన లిస్ట్ లో ఇది ఆరవ ఎలిమెంట్ మరియు బకెట్ సూచిక ఏమిటి సూచిక 5 సూచిక 5 వద్ద వున్న ఆ నిర్దిష్ట బకెట్లో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి 2 ఎలిమెంట్లు ఉన్నాయి ఇప్పుడు మీరు ఫలితాన్ని ఇలా 652 గా నివేదించాలి మరియు అది నమూనా అవుట్పుట్లో ఇవ్వబడింది మరియు మీకు ఇవ్వబడిన ప్రశ్నలలో మరిన్ని ఉదాహరణలు ఉన్నాయి ఈ నిర్దిష్ట ప్రోగ్రామ్కు పరిష్కారాన్ని చూద్దాం ఇది లిస్ట్ లోని ఉపన్యాసాలలో చేసిన ADTని పోలి ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా మీకు ఇక్కడ లింక్ లిస్ట్ ప్రాతినిధ్యం ఉంది పొజిషన్ లిస్ట్ హెడ్ ని సూచిస్తుంది లిస్ట్ లో కౌంట్ కోసం దానికి అదనంగా ఒక కొత్త వేరియబుల్ నిర్వచించబడింది కాబట్టి ఇది మీకు లిస్ట్ లోని ఎలిమెంట్ల సంఖ్యను అందిస్తుంది కౌంట్ లేకుంటే మీరు ఏమి చేస్తారు మీరు మొదటి నుండి చివరి వరకు లిస్ట్ లో ప్రయాణించడం ద్వారా లిస్ట్ లోని ఎలిమెంట్ల సంఖ్యను లెక్కించడానికి ఒక ఫంక్షన్ను వ్రాస్తారు ఆపై ఒక ఖాళీ లిస్ట్ ని సృష్టిస్తారు నల్ నోడ్ని ఏర్పరుస్తారు లిస్ట్ లోకి ఎలిమెంట్లను ఇన్సర్ట్ చేయండి లిస్ట్ ముగింపును కనుగొనండి అవన్నీ ఒకే విధంగా ఉంటాయి get count అనునది లిస్ట్ లోని ఎలిమెంట్ల సంఖ్యను ఇస్తుంది కాబట్టి ఇప్పుడు క్లాస్ హ్యాష్ టేబుల్ని చూద్దాం ఇప్పుడు క్లాస్ హ్యాష్ టేబుల్లో ఏవి ఉన్నాయి ఈ వేరియబుల్ ఇక్కడ 10 లిస్ట్ బకెట్ను గమనించండి అంటే ఇది లిస్ట్ యొక్క అర్రే అది మీకు బకెట్ సూచిక ఎలిమెంట్ బకెట్ సంఖ్య మరియు మీరు నిర్దిష్ట బకెట్లో ఇన్సర్ట్ చేయవలసిన ప్రదేశంలో స్థానాన్ని ఇస్తుంది మరియు ఢీకొనడానికి అనుగుణమైన కొలిషన్ని పూరించాల్సిన స్ట్రింగ్ మరియు రిపోర్ట్ని ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే అవి ప్రింట్ అయితే కొలిషన్ ఉండకూడదు కాబట్టి మనం ఇప్పుడు ఏమి చేస్తున్నాము ప్రారంభంలో అవి హ్యాష్ టేబుల్ ఖాళీగా ఉన్నందున మనము లెక్కింపులో హ్యాష్ టేబుల్లోని కౌంటర్ ని సెట్ చేశాము ఉదాహరణకు లిస్ట్ లోని ప్రతి ఒక్క సున్నాకి మనము మీకు ఎన్ని లిస్ట్ ల అర్రే ని కలిగి ఉన్నాము మనము అర్రే లో 10 ఎలిమెంట్లను కలిగి ఉన్నాము మరియు లిస్ట్ లోని ప్రతి ఎలిమెంట్ లో కౌంటర్ బకెట్కు సంబంధించిన బకెట్ హ్యాష్ పట్టికలోని ప్రతి ఎలిమెంట్ 0 అని చెప్పబడుతుంది అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఒక ఎలిమెంట్ ను ఇన్సర్ట్ చేయడానికి మనము ప్రైవేట్ వేరియబుల్లో నిర్వచించిన బకెట్ సూచికను కనుగొంటాము ఒకసారి మనము బకెట్ సూచికను పొందాము మరియు మనం ఏమి చేస్తాము దీనితో మనము గణన సున్నా యొక్క ఖాళీ లిస్ట్ ను సృష్టిస్తాము అంటే అక్కడ లిస్ట్ లేదు ఆపై లిస్ట్ చివరిలో ఇన్సర్ట్ చేయడానికి మనము స్థానాన్ని కనుగొంటాము అప్పుడు మనం ఏం చేస్తున్నాం మనము బకెట్లోని సంఖ్య ఎలిమెంట్ల సంఖ్యను ప్రాథమికంగా అందించిన బకెట్లో ఏ స్థానంలో ఇన్సర్ట్ చేయాలో పొందుతాము మరియు మీరు ఇచ్చిన బకెట్లోని ఎలిమెంట్ల సంఖ్యను తిరిగి పొందవచ్చు అంటే మనం ఫంక్షన్ని ఇన్సర్ట్ చేయడం వల్ల జరిగిన ఇన్సర్ట్లో కొంచెం వేరియంట్ ఉంటుంది మీరు దీన్ని కలిగి ఉన్న తర్వాత అవన్నీ పూర్తయ్యాయి ఆపై కొలిషన్ని లిస్ట్ చేయండి మీరు ఏమి చేస్తున్నారు కొలిషన్ జరిగిన స్థానమును మీరు పొందుతున్నారు బకెట్ సూచిక మరియు మీరు చేయాల్సిందల్లా బకెట్లోని ఎలిమెంట్ల సంఖ్య ను కనుగొనడమే కాబట్టి ప్రాథమికంగా మీరు దీన్ని పూరించవలసినది ఇక్కడ పెద్ద విషయం కాదు ఇది ప్రాథమికంగా ఇండెక్స్లోని స్థానం మరియు బకెట్ ఇండెక్స్ మరియు సంఖ్యను అనుసంధానించే స్ట్రింగ్ ప్రింట్ కొలిషన్ దానిని చూసుకుంటుంది అప్పుడు ఇక్కడ ఏమి జరుగుతోంది ప్రింట్ కొలిషన్ ఫంక్షన్ ఇవ్వబడింది మరియు ఉదాహరణకు రిపోర్ట్ కాల్ అని పిలువబడే బూలియన్ వేరియబుల్ ఉంటే ప్రింట్ కొలిషన్ అంటే ఏమిటి ప్రాథమికంగా కొలిషన్ లేదు అది అక్కడ దాని పైన ముద్రిస్తుంది కాబట్టి ఇది తప్పనిసరిగా ఈ ADT గురించి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఏమి చేస్తున్నాము మీరు ఉదాహరణలో చూసినట్లుగా ఇచ్చిన డేటా సెట్లో సంభవించే కొలిషన్లను ప్రాథమికంగా లిస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఉదాహరణతో దీన్ని అమలు చేద్దాం పట్టికలో నేను 21 32 33 41 45 663 71 88 87 86 కూడా ఇచ్చానని చెప్పుకుందాం కాబట్టి ఇప్పుడు నాకు ఏమి చెబుతోంది 21 ఉదాహరణకు బకెట్ 1 కి హ్యాష్ చేస్తుంది 32 బకెట్ 2 కి హ్యాష్ చేస్తుంది మరియు 33 బకెట్ 3 కి హ్యాష్ చేస్తుంది కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి కొలిషన్ లేదు కానీ 41 వచ్చినప్పుడు అది మళ్లీ బకెట్1కి హ్యాష్ చేస్తుంది మరియు అది ఏమి చేస్తుంది ఇది మీకు 41ని 1 2 3 నాల్గవ ఎలిమెంట్ వలె ఇస్తుంది కాబట్టి ఇక్కడ మొదటి సూచిక 4 ఆపై మీకు ఏమి జరుగుతుంది బకెట్ సంఖ్య 1 మరియు ఆ బకెట్లో ఇప్పటివరకు ఉన్న ఎలిమెంట్ సంఖ్య 21 మరియు 41 ఉన్నాయి అంటే 2 తర్వాత 45 మళ్లీ బకెట్ 5 ను హ్యాష్ చేస్తుంది ఢీకొనలేదు బకెట్ 3కి 663 హ్యాష్లు ఉన్నాయి మరియు అందువల్ల కొలిషన్ ఉంది ఇది ఆరవ ఎలిమెంట్ మూడవ బకెట్ మరియు ఇప్పుడు 2 ఎలిమెంట్లు ఉన్నాయి ఎందుకంటే 33 మరియు 663 తర్వాత ఏమి జరుగుతోంది మీకు 71 ఉంది ఇప్పుడు 71 మళ్లీ 1కి హ్యాష్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది మొదటి బకెట్కు లిస్ట్ హ్యాష్లలో ఏడవ ఎలిమెంట్ కానీ ఇప్పుడు 21 41 71 లిస్ట్ లో 3 ఎలిమెంట్లు ఉన్నాయి కాబట్టి ఇది హ్యాష్ టేబుల్ సమస్యకు పరిష్కారాన్ని పూర్తి చేస్తుంది కాబట్టి తరువాత మనం పెద్ద పూర్ణాంక సమస్యకు పరిష్కారాన్ని పరిశీలిస్తాము పెద్ద పూర్ణాంకానికి చూద్దాం మరి ఇది ఎలా జరుగుతుందో చూద్దాం కాబట్టి ఇది ఇప్పుడు పెద్ద పూర్ణాంకానికి సంబంధించినది మీరు మళ్లీ ఇక్కడ 2 పెద్ద సంఖ్యల కూడిక ని కనుగొనమని అడుగుతారు లిస్ట్ యొక్క మరొక అమలు ఇక్కడ ఇవ్వబడింది మీరు పెద్ద పూర్ణాంక అంకగణితాన్ని నిర్వహించడానికి లిస్ట్ యొక్క ఈ అమలును ఉపయోగించాలని అనుకుందాం కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మనం ఏమి చేస్తున్నాము మనము సూచించిన పెద్ద పూర్ణాంక అంకగణితాన్ని ప్రదర్శించడానికి మీరు చివరిగా ఇప్పుడు పెద్ద పూర్ణాంకాన్ని తీసుకోవాలి మరియు ఈ తరగతిలో మనము లిస్ట్ నుండి ఈ స్టాక్ చేసినట్లుగానే మీరు ప్రైవేట్ వేరియబుల్ లిస్ట్ ను ఉపయోగిస్తున్నారు మరి మీరు ఏమి చేయాలి అంటే మీరు ఇవ్వబడిన సంఖ్యను పెద్ద పూర్ణాంక సంఖ్యకు ఉపసర్గతో జోడిస్తున్నారు మరియు మీరు చేయవలసింది ఆపరేషన్లను జోడించి ముద్రించడం మీకు కావాలంటే లీడింగ్ 0లు ఉన్నాయనుకోండి మీరు తీసివేయవచ్చు కాబట్టి మనం ఇప్పుడు ఏమి చేస్తున్నాము మీకు అందించబడిన మొదటి ఫంక్షన్ పాపులేట్ మరియు ఇది మీ కోడ్ని ఇక్కడ వ్రాయగలగాలి కాబట్టి మనం ఏమి చేస్తున్నాము నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మనం పెద్ద పూర్ణాంకాలను చదువుతాము ఇది పెద్ద పూర్ణాంకం 1 మరియు ఇది పెద్ద పూర్ణాంకము 2 మనము వాటిని స్ట్రింగ్లుగా చదువుతాము మరియు ఈ నిర్దిష్ట ప్రోగ్రామ్లో కొంచెం తెలివిగా చేయబడినది పెద్ద int ని ఉపయోగిస్తున్నారా ఇది లిస్ట్ ను ఉపయోగిస్తోంది కాబట్టి మనం చేసేది ఏమిటంటే మనము ప్రతిసారి ఇన్సర్ట్ చేస్తున్నాము కాబట్టి నేను ఎడమ నుండి కుడికి చదువుతున్నాను అలాగే మీరు మొదటి స్థానంలో ఆమోదించబడిన ఈ ఎలిమెంట్లను చదివిన తర్వాత 9 మొదటి స్థానంలో ఉంచబడుతుంది కాబట్టి నిజానికి పెద్ద పూర్ణాంకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఏమిటంటే ఇది ఎందుకు చేయబడుతుందో నేను మీకు చెప్తాను లిస్ట్ 6 5 4 3 2 1 మరియు 0 ఇది వ్రాయబడినవి అదే విధంగా ఇక్కడ ఈ ఇతర సంఖ్య 1 2 అని వ్రాయబడింది 1 2 3 4 5 6 4 1 2 3 మరియు 5 లిస్ట్ లో చేర్చబడింది దీనికి కారణం ఈ రెండింటికి కారణం నేను దీన్ని మళ్లీ వ్రాయనివ్వండి నిజానికి మనం ఏమి చేస్తున్నామో ఇది లిస్ట్ వన్లో ప్రారంభ స్థానం ఈ లిస్ట్ ను 1 అని పిలుస్తాను పెద్ద పూర్ణాంక 1 మరియు ఇది L2 కాబట్టి నేను 1 2 3 4 5 6 4 1 2 3 మరియు 5ని నిల్వ చేస్తున్నాను దీనికి కారణం ఏమిటంటే మనం 2 సంఖ్యలను జోడించినప్పుడు మనం లీస్ట్ సిగ్నిఫికెంట్ స్థానం నుండి జోడించాలని గుర్తుంచుకోండి కాబట్టి ఏమి జరుగుతుంది మీరు వీటిని జోడించి క్యారీని ముందుకు తీసుకు వెళ్ళవచ్చు ఒకసారి మీరు క్యారీని ముందుకు తీసుకు వెళితే ఇప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు ఈ 2 సంఖ్యలను కూడిక చేసి చూడండి ఇది మీకు 1 ని క్యారీ 2 గా అందిస్తుంది ప్లస్ 1 లేదు దాన్ని తిరిగి ఇక్కడ ఉంచండి ఇది కొత్త లిస్ట్ ను సృష్టించండి 3 1 3 5 7 9 ఇప్పుడు ఇది ఇక్కడ 11 కాబట్టి ఇప్పుడు ఈ 1 ఈ 2 ఎలిమెంట్స్ 6 ప్లస్ 4 అనగా 10 10 ప్లస్ 1 అనునది 11 అవుతుంది మరియు ఇది ఇక్కడ 9 ప్లస్ 2 అనగా 11 మరియు ఇది 12 అవుతుంది మరియు చివరకు ఈ 5 ని క్యారీకి జోడించాలి మరియు మీకు 6 లభిస్తుంది కాబట్టి 2 సంఖ్యలు ఇలా ఉండాలి కాబట్టి మీరు ఏమి చెప్తున్నారు 0 ప్లస్ 1 1 2 ప్లస్ 1 3 3 ప్లస్ 2 5 4 ప్లస్ 3 7 9 11 కాబట్టి ఇది ఇక్కడ 6 ప్లస్ 5 అనగా 11 అవుతుంది మరియు 1 క్యారీ అవుతుంది కాబట్టి 6 ప్లస్ 2 నేను ఇక్కడ నుండి సంఖ్యను 5 6 7 9 మరియు 8 వ్రాసాను కాబట్టి మీరు ఇక్కడ ఏమి చేస్తారు 6 ప్లస్ 5 అనగా 11 మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము కాబట్టి ప్రాథమికంగా 0 మరియు 1 అనగా 1 మరియు 2 2 మరియు 3 అనగా 5 7 4 మరియు 5 అనగా 9 6 ప్లస్ 5 అనగా 11 6 మరియు 5 తర్వాత ఇక్కడ జరుగుతున్నది ఇదే నాకు 11 వస్తుంది కాబట్టి 1 అనేది క్యారీ నేను ఇక్కడ 1ని తీసుకువెళ్లిన తర్వాత ఇక్కడ 6 ప్లస్ 1 అనగా 7 7 ప్లస్ 4 అనగా 11ని కలిగి ఉన్నాను మళ్లీ ఇక్కడ మరో క్యారీ 7 ప్లస్ 1 అనగా 8 మీకు 9 ని ఇస్తుంది ఎందుకంటే అక్కడ క్యారీ ఉంది ఆపై 9 ప్లస్ 2 అనగా 11 మరియు అక్కడకు తీసుకువెళ్లినా ఆపై మనకు 8 ప్లస్ 3 అనగా 11 ప్లస్ 1 అనగా 12 ఉన్నాయి చివరకు మొదటి సంఖ్య కంటే రెండవ సంఖ్య కంటే పొడవుగా ఉండే ఈ సంఖ్యను మీరు దాని క్యారీని జోడిస్తారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ నిర్దిష్ట ఫలితాన్ని పొందాలి కానీ ఫలితం రివర్స్ క్రమంలో ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా చివరకు 5 ప్లస్ 1 అనగా 6 ను మీరు పొందవలసి ఉంటుంది కాబట్టి ఇది సంఖ్య యొక్క ఫలితం అయి ఉండాలి కానీ ఇది రివర్స్ క్రమంలో ఉంటుంది కాబట్టి ఈ నిర్దిష్ట ప్రోగ్రామ్లో మీరు దీన్ని చూస్తే దీన్ని సౌకర్యవంతంగా చేయడం కోసం ఏమి చేస్తారు ఎందుకంటే మీరు లిస్ట్ ప్రారంభం నుండి ప్రారంభించవచ్చు ఎందుకంటే పూర్ణాంకం యొక్క పాపులేషన్ మీరు ప్రారంభంలో ఉంచే విధంగా చేస్తారు అప్పుడు ప్రాథమికంగా మీరు ఇక్కడ ఇచ్చే రెండు ఫంక్షన్ లు అప్పెండ్ మరియు ప్రీపెండ్ ఉన్నాయి ఇప్పుడు మీరు జోడించినప్పుడు దాన్ని ఎలా వ్రాయాలి ఇప్పుడు జోడించేటప్పుడు మీకు ఇప్పుడు ఏమి కావాలి మరియు ఇంకా మీరు ఒకేసారి రెండు అంశాలను జోడిస్తున్నారు కాబట్టి అవి రిమైండర్ మరియు క్యారీగా ఉంటాయి మరియు దీని ద్వారా సూచించబడుతుంది మరియు టెంప్ 1 మరియు టెంప్ 2 ఏమిటి టెంప్ 1 టెంప్ 2 అనేవి 2 సంఖ్యలను సూచించే 2 లిస్ట్ లకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి మొదటి భాగం రెండింటి ద్వారా చేయబడినది ఒకే పొడవు ఉంటుంది అది చేసినది టెంప్ 1 అనేది శూన్యానికి సమానం కాదు మరియు టెంప్ 2 శూన్యానికి సమానం కాదు మీరు ఈ రెండు లిస్ట్ ల నుండి డేటాను పొందడం ఏమిటంటే మీరు క్యారీని కనుగొన్న మిగిలిన వాటిని మీరు కనుగొంటారు తర్వాత మీరు దీన్ని ఇతర లిస్ట్ లకు జోడించారు మరియు మీరు లిస్ట్ లో కనీసం ఒకదానికి ముగింపు వచ్చే వరకు ఈ ప్రక్రియను పునరావృతం చేస్తూనే ఉంటారు ఉదాహరణకు ఈ ప్రత్యేక సందర్భంలో నేను చెప్పినట్లు మీరు చేసేది ఏమిటంటే లిస్ట్ 1 మొదట ముగిసింది మరియు తర్వాత లిస్ట్ 2 ముగిసింది కాబట్టి ఏది మొదట ముగుస్తుందో ఏది తరువాత ముగుస్తుందో తనిఖీ చేస్తుంది మరియు క్యారీ ఉంటే మీరు క్యారీని జోడిస్తారు మరొకటి మొదట ముగిసి క్యారీ అనుబంధంగా ఉంటే కూడా అదే పని జరుగుతుంది మీకు కావాలంటే మీరు వాటిని రివర్స్ ఆర్డర్లో వ్రాస్తున్నందున వాటిలోని ముఖ్యమైన సున్నాలను తీసివేయవచ్చు ప్రాథమికంగా ఈ ప్రధాన ప్రోగ్రామ్లో ఏమి జరుగుతుంది మీరు ఈ ఫంక్షన్ను వ్రాయకూడదు మీరు స్ట్రింగ్ను సంబంధిత పెద్ద పూర్ణాంకానికి నింపి ఆపై ఆ రెండింటిని జోడించి వాటిని ప్రింట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏమి కోరుకుంటున్నామో ఈ ప్రోగ్రామ్ ద్వారా అమలు చేద్దాం నన్ను 1 1 1 1 1 1 1 అని చెప్పనివ్వండి కాబట్టి ఇక్కడ నేను 2 సహేతుకమైన పెద్ద పూర్ణాంకాలు 1 1 1 1 1 1 1 12 2 2 2 2 2 2 ఇచ్చాను తద్వారా ఇది నాకు 3 3 3 3 3 3 3 ఇస్తుంది దాన్ని మళ్లీ అమలు చేద్దాం మరియు నేను 9 9 9 9 9 9 9 ఇచ్చాను మరియు 1 ఇవ్వండి 9 9 9 9 9 9 91 2 సంఖ్యలు అని మీకు తెలియజేస్తుంది ఇది ఇచ్చిన వాటిలో పెద్ద పూర్ణాంకానికి మరియు మరొకదానిలో 1 మాత్రమే ఉంది కానీ 9 ప్లస్ 1 అనగా 10 కాబట్టి క్యారీ మరియు అది తదుపరి సంఖ్యకు జోడించబడుతుంది మరియు అలా ఇది పునరావృతమవుతుంది కాబట్టి మనం పరిశీలించినది డేటా స్ట్రక్చర్లలో భాగంగా ఇవ్వబడిన 2 వ సమస్యకు పరిష్కారం సరిగ్గా గుర్తుంచుకోవాల్సిన 5 పెద్ద అసైన్మెంట్లు ఉన్నాయి